నమస్కారము కాబట్టి నిన్న తరగతిలో మనము రెసిస్టెన్స్ ఇండక్టెన్స్ మరియు కెపాసిటెన్స్ గురించి చర్చించాము మరియు ఆ సర్క్యూట్లు సిరీస్ పారేలల్ కలయికలో అనుసంధానించబడినప్పుడు వాటి రెస్పాన్స్ ను చూశాము కాబట్టి ఈ రోజు మనం ముఖ్యంగా వోల్టేజ్ మరియు కరెంట్ కు సంబంధించి కెపాసిటర్ మరియు ఇండక్టర్ ఫేజర్ సంబంధాన్ని చూస్తాము కాబట్టి ఇండక్టర్ కోసం కరెంట్ iImcos ωt∅ అని అనుకుందాం ఇండక్టర్ లోని ఫేజర్ కు సంబంధించి ఇండక్టర్ వోల్టేజ్ మరియు కరెంట్ యొక్క పనితీరును చూద్దాం ఇండక్టర్ లోని కరెంట్ iImcos ωt∅ అని చెప్పండి ఇండక్టర్ అంతటా ఉన్న వోల్టేజ్ విలువ మనకు తెలుసు vLdidt ఈ సందర్భంలో వోల్టేజ్ ఇలా ఉంటుంది మీరు కరెంట్ i ని టైమ్ కి సంబంధించి డీఫెరెన్షియేట్ చేస్తే మీకు ఇలా లభిస్తుంది vLdidt ωLImsin ωt∅ ఇప్పుడు మనము కొన్ని ఉపన్యాసాలను ఇంతకుముందు చర్చించాము మీకు సైన్ తీటా యొక్క మైనస్ ఉంటే మీరు కాస్ రూపంలో కాస్ తీటా ప్లస్ 90 డిగ్రీ గా సూచించవచ్చు కాబట్టి మనం ఇక్కడ ఉపయోగించుకున్నాము మరియు మనము సైన్ ను కాస్ గా మార్చాము మరియు ఇప్పుడు మనం దీన్ని ఇలా వ్రాయవచ్చు vωLImcos ωt∅90 కాబట్టి ఇప్పుడు మీరు ఫేజర్ పరంగా వోల్టేజ్ ను ఎలా సూచిస్తారు ఈ పదం ωLIm కాంస్టంట్ గా ఉంటుంది అప్పుడు cos ωt∅90 ను యూలర్ ఫార్మ్ లో సూచించవచ్చు కాబట్టి దీనిని ఇలా వ్రాయవచ్చు

VωLImej∅90ωLImej∅ej90 ఇప్పుడు మీరు ఈ పదాన్ని చూస్తే మీరు ఏమి వ్రాస్తారు మీకు తెలిసినట్లుగా ej∅cos∅jsin∅ కాబట్టి మీరు ∅కి బదులుగా మీరు 90 డిగ్రీలు వ్రాస్తే అప్పుడు ej90cos90jsin90j అవుతుంది ఎందుకంటే కాస్ 90 సున్నా అవుతుంది కాబట్టి ఈ పదాన్ని jωLImej∅ గా సింప్లిఫై చేయవచ్చు ఇప్పుడు మీరు ఈ ప్రత్యేకమైన పదాన్ని చూస్తే ఇది కరెంట్ యొక్క ఫేజర్ సూచన తప్ప మరొకటి కాదు మీరు ప్రస్తుతానికి ఫేజర్ రెప్రెసెంటేషన్ అని చూపించే I ను బోల్డ్ లో వ్రాయవచ్చు కాబట్టి మీరు వోల్టేజ్ ఫేజర్ ను సింప్లిఫై చేయవచ్చు VjωLI ఇప్పుడు jωLఅంటే ఏమిటి ఈ పదం ప్రాథమికంగా ఇండక్టివ్ రియాక్టెన్స్ కాబట్టి సాధారణంగా మనము దీనిని XL లాగా సూచిస్తాము కాబట్టి దీని అర్థం ఏమిటి మీరు ఓమ్స్ లా సహాయంతో పరస్పర సంబంధాన్ని చూస్తే వోల్టేజ్ viR గా సూచించబడుతుందని మీరు చూస్తారు కాబట్టి మీరు ఓమ్స్ లా ను ఈ ప్రత్యేకమైన సమీకరణంతో పరస్పరం అనుసంధానించినట్లయితే ఇది కరెంట్ నిరోధించే విషయం అని మీరు సులభంగా చెప్పగలరు ఇది కరెంట్ ప్రవాహాన్ని ఆపడానికి మరియు అందుకే దీనిని ఇండక్టర్ విషయంలో ఇండక్టివ్ రియాక్టెన్స్ అని పిలుస్తారు ఇప్పుడు మీరు ప్లేన్ లో కరెంట్ మరియు వోల్టేజ్ ఫేజర్ ను ప్లాట్ చేస్తే కాబట్టి x అక్షంలో మీకు రియల్ విలువ ఉంటుంది మరియు y అక్షం మీకు ఇమాజినరీ విలువను కలిగి ఉంటుంది మరియు మీరు కరెంట్ ప్లాట్ చేస్తే అది ఫేజర్ రియల్ అక్షం నుండి ∅ కోణం చేస్తూ ఒక నిర్దిష్ట దిశలో ఉంటుంది కాబట్టి ఇది కరెంట్ I యొక్క ఫేజర్ అవుతుంది ఇప్పుడు మీరు వోల్టేజ్ కోసం ఫేజర్ ను చూస్తే మీరు సమీకరణాన్ని చూస్తే వోల్టేజ్ 90 డిగ్రీల కరెంట్ కు దారితీస్తుందని మీకు తెలుస్తుంది కాబట్టి వోల్టేజ్ ఫేజర్ కరెంట్ కు సంబంధించి 90 డిగ్రీల లీడింగ్ లో ఉంటుంది మరియు దీనికి కొంత విలువ ఉంటుంది దాని విలువ ωLIm అవుతుంది కాబట్టి మనము వోల్టేజ్ కోసం ఇదే ఉత్పన్నం చేశాము ఇక్కడ విలువ భిన్నంగా ఉంటుంది అయితే కరెంట్ అనేది వోల్టేజ్ విషయంలో వెనుకబడి ఉంటుంది మీరు ఫేజర్ డయాగ్రామ్ చూస్తే రియల్ యాక్సిస్ కి సంబంధించి వోల్టేజ్ కోణం ∅ 90 అని స్పష్టమవుతుంది మరియు ఇది కరెంట్ కి సంబంధించి 90 డిగ్రీల లీడింగ్ లో ఉంది ఇప్పుడు కెపాసిటర్ గురించి మాట్లాడుదాం కెపాసిటర్ అంతటా వోల్టేజ్ vVmcos ωt∅ గా ఇవ్వబడిందని అనుకుందాం అప్పుడు మీరు కరెంట్ ను ఎలా లెక్కిస్తారు మీరు సమీకరణాన్ని ఉపయోగించుకుంటారు iCdvdt మీరు వోల్టేజ్ టర్మ్ ను డీఫెరెన్షియేట్ చేయవలసి ఉంటుంది మరియు మీరు పొందుతారు iCdvdt ωCVmsin ωt∅ ఇప్పుడు మనము ఇండక్టర్ విషయంలో చేసినట్లుగా సైన్ అనే పదాన్ని 90 డిగ్రీల వద్ద కాస్ మరియు V తో భర్తీ చేయవచ్చు ఎందుకంటే ఇది పాజిటివ్ గా ఉంటుంది ఎందుకంటే నెగటివ్ సంకేతం తొలగించబడుతుంది iωCVmcos ωt∅90 కరెంట్ కోసం ఫేజర్ ను యూలర్ ఫార్మ్ లో సూచించవచ్చు IωCVmej∅90ωCVmej∅ej90jωCVmej∅jωCV కాబట్టి ఇప్పుడు మీరు వోల్టేజ్ VIjωC అని వ్రాస్తే 1jωC అనే పదం మళ్ళీ ఇండక్టర్ విషయంలో మనం చూసిన దానికి లేదా రెసిస్టెన్స్ విషయంలో మనం చూసినదానికి సమానంగా ఉంటుంది కాబట్టి రెసిస్టెన్స్ విషయంలో కూడా ఈ పదం viR మీరు పరస్పర సంబంధం కలిగి ఉంటే ఇది ప్రవాహాన్ని నిరోధించే ధర్మాన్ని కూడా కలిగి ఉంటుంది దీనిని Xc అని వ్రాయవచ్చు ఇది కెపాసిటివ్ రియాక్టన్స్ గా సూచిస్తుంది కాబట్టి ఓమ్స్ లా విషయంలో మనము వివరించే రెండు టర్మ్స్ సమానమైనవని మీరు చూడవచ్చు ఇక్కడ మీరు x అక్షంపై రియల్ అక్షంతో వోల్టేజ్ మరియు కరెంట్ ను ప్లాట్ చేస్తే మరియు y అక్షంపై ఇమాజినరీ మీరు వోల్టేజ్ V ను ప్లాట్ చేస్తే ఇది రియల్ అక్షానికి సంబంధించి కొంత ఫేజ్ యాంగిల్ ఫై ఉంటుంది ఈ ప్రత్యేకమైన వ్యక్తీకరణను మీరు చూస్తే 90 డిగ్రీల వోల్టేజ్ కు సంబంధించి కరెంట్ I లీడింగ్ లో ఉందని మీకు తెలుస్తుంది కాబట్టి ఈ సందర్భంలో కరెంట్ 90 డిగ్రీల వోల్టేజ్ కు దారితీస్తుందని మనం చెప్పగలం అప్పుడు రెండు సందర్భాలలో ఇది ఇండక్టర్ మరియు కెపాసిటర్ వోల్టేజ్ మరియు కరెంట్ అయిన 90 డిగ్రీల అవుట్ ఆఫ్ దశలో ఉంటుంది కాబట్టి మీరు రెసిస్టర్తో పోల్చినప్పుడు వోల్టేజ్ మరియు కరెంట్ రెండూ ఫేజ్ లో ఉన్నాయి ఈ సందర్భంలో కెపాసిటర్ మరియు ఇండక్టర్ రెండూ అవుట్ ఆఫ్ ఫేజ్ లో ఉంటాయి ఇండక్టర్ కరెంట్ విషయంలో 90 డిగ్రీల వోల్టేజ్ విషయంలో లాగింగ్ లో ఉంటుంది కెపాసిటర్ కరెంట్ విషయంలో వోల్టేజ్ కి సంబంధించి 90 డిగ్రీల లీడింగ్ లో ఉంటుంది ఇప్పుడు మనం ఒక ఉదాహరణ తీసుకుందాం తద్వారా మీరు ఫేజర్ పదాన్ని బాగా అర్థం చేసుకోవచ్చు 1H కల ఇండక్టర్ కి వోల్టేజ్ vt12cos 60t45° వర్తింపజేస్తుందని అనుకుందాం ఇండక్టర్ ద్వారా స్టెడీ స్టేట్ కరెంట్ కనుగొనమని మిమ్మల్ని అడిగారు మనము ఇప్పుడే పొందిన పదాన్ని ఉపయోగిస్తాము IVjωL ఇప్పుడు వోల్టేజ్ ఫేజర్ మీరు ఇక్కడ నుండి తీసుకోవచ్చు కాబట్టిఅనేది 60 అంటే మీరు ఇక్కడ నుండి 0 1H అనే ఇండక్టర్ విలువతో గుణించాలి అందువలన IVjωL12∠45j600 112∠456∠902∠ 45A కాబట్టి ఇక్కడ మీరు j ను ఒక యాంగిల్ 90 డిగ్రీతో గుణిస్తే మీకు ఆరు యాంగిల్ 90 డిగ్రీలు డినామినేటర్ లో లభిస్తాయి మరియు మీరు సింప్లిఫై చేసినప్పుడు మీరు 6 ద్వారా 12 విభజించినప్పుడు 2 వస్తాయి తరువాత 45 మైనస్ 90 డిగ్రీ ఫైనల్ ఫేజ్ యాంగిల్ మైనస్ 45 డిగ్రీ ఆంపియర్ కాబట్టి ఇది ఇండక్టర్ నుండి మనకు లభించే కరెంట్ విలువ అవుతుంది మరియు మిమ్మల్ని టైమ్ డొమైన్లో వ్రాయమని అడిగితే iImcos ωt∅ అనేది ప్రస్తుత టైమ్ డొమైన్ రిప్రెసెంటేషన్ అని మనకు తెలుసు కాబట్టి మీరు వ్రాయవచ్చు ఇక్కడ Im అనేది 2 ఇప్పుడే లెక్కించిన విలువ తప్ప మరొకటి కాదు అప్పుడు కాస్ ఒమేగా టి ఇక్కడ 60t తప్ప మరొకటి కాదు ఆపై ఫై మైనస్ 45 డిగ్రీల ఆంపియర్ i ఇప్పుడు ఇన్స్టంటేనియస్ పవర్ గురించి మాట్లాడుదాం ఇన్స్టంటేనియస్ పవర్ అంటే ఏదైనా ఒక నిర్దిష్ట సమయంలో ఒక ఎలిమెంట్ వినియోగించే లేదా ఏదైనా వోల్టేజ్ లేదా కరెంట్ సోర్స్ ద్వారా సరఫరా చేయబడిన శక్తి కాబట్టి ఏదైనా ఎలిమెంట్ ద్వారా గ్రహించిన ఇన్స్టంటేనియస్ పవర్ pt అనేది ఇన్స్టంటేనియస్ వోల్టేజ్ vt యొక్క ప్రాడక్ట్ మరియు దాని ద్వారా ప్రవహించే ఇన్స్టంటేనియస్ కరెంట్ it కాబట్టి మాథమేటికల్ గా మనం ఏమి వ్రాయగలం మనము ptvtiగా వ్రాయగలము రెండూ టైమ్ డొమైన్లో ఉన్నాయి కాబట్టి పవర్ విలువను ఎలా లెక్కిస్తారు మనకు వోల్టేజ్ vtVmcos tv మరియు కరెంట్ itImcos ti ఉందని అనుకుందాం మరియు ఇప్పుడు ఇక్కడ Vm మరియు Im అనేవి ఆంప్లిట్యూడ్ లు మరియు v మరియు i అనేవి వోల్టేజ్ మరియు కరెంట్ యొక్క ఫేజ్ యాంగిల్స్ ఇప్పుడు మీరు ఈ విలువను సమీకరణంలో ఉంచితే ptvtitVmImcos tv cos ti ఇప్పుడు మీరు కొన్ని సాధారణ త్రికోణమితి ఆపరేషన్ చేస్తే మీకు ఇది లభిస్తుంది pt12VmImcos v i 12VmImcos 2tvi ఇప్పుడు ఈ యాంగిల్ A మరియు ఈ యాంగిల్ B అని అనుకుందాం కాబట్టి మీరు మునుపటి ఉపన్యాసాలను గుర్తుచేసుకుంటే మనము cos విలువ cosAcosBsinAsinB గురించి చర్చించాము అదేవిధంగా cos A plus B విలువ cos A cos B మైనస్ sin A sin B కాబట్టి మీరు ఈ రెండు సమీకరణాలను కూడితే మీకు ఇది లభిస్తుంది రెండు రెట్ల cos A cos B అనేది కాస్ A మైనస్ B ప్లస్ కాస్ A ప్లస్ B కాబట్టి ఇప్పుడు మీరు ఈ సమీకరణాన్ని కాస్ A కాస్ B అనే పదంతో పరస్పరం సంబంధం కలిగి ఉన్నట్లు చూస్తే ఎందుకంటే మనం tv మరియు కాస్ A మరియు B ని tiఅని అనుకున్నాము కాబట్టి ఇప్పుడు మీరు A మరియు B యొక్క పదాన్ని పరస్పరం సంబంధాన్ని కలిగి ఉంటే మీకు ఈ సమీకరణం లభిస్తుంది pt12VmImcos v i 12VmImcos 2tvi కాబట్టి ఈ విధంగా మనం రెండు పదాల సమ్మేషన్ వలె ఇన్స్టంటేనియస్ పవర్ ని సూచించవచ్చు ఇప్పుడు మీరు ఈ రెండు పదాలను జాగ్రత్తగా చూస్తే మొదటి పదం కాంస్టెంట్ గా ఉంటుంది ఎందుకంటే ఈ ప్రత్యేక టర్మ్ లో టైమ్ ఆధారిత భాగం అందుబాటులో లేదు మీరు రెండవ భాగాన్ని చూస్తే దీనికి సైనూసోయిడల్ భాగం ఉంది ఇది వోల్టేజ్ లేదా కరెంట్ యొక్క రెండంతల పౌనఃపున్యం కలిగి ఉంటుంది కాబట్టి ఈ రెండు పదాలు తక్షణ శక్తిని నిర్వచించాయి ఇప్పుడు మీరు ఈ పదాన్ని చూస్తే ఇన్స్టంటేనియస్ పవర్ టైమ్ తో మారుతుందని మీరు చెప్పవచ్చు కాబట్టి కొలవడం కష్టం అవుతుంది కాబట్టి మనము సాధారణంగా ఏమి కొలుస్తాము మనము సాధారణంగా యావరేజ్ పవర్ ని కొలుస్తాము ఎందుకంటే కొలవడానికి ఇది మరింత సౌకర్యవంతంగా ఉంటుంది వాస్తవానికి మీరు వాట్ మీటర్ ను చూసినట్లయితే అది యావరేజ్ పవర్ ని కొలుస్తుంది అప్పుడు ఇన్స్టంటేనియస్ పవర్ కాబట్టి మనం పొందిన మునుపటి సమీకరణం నుండి యావరేజ్ పవర్ ని ఎలా లెక్కిస్తామో చూద్దాం కాబట్టి మనం వాట్స్లో సూచించే యావరేజ్ పవర్ ఒక నిర్దిష్ట కాల వ్యవధిలో ఇన్స్టంటేనియస్ పవర్ యొక్క యావరేజ్ అవుతుంది కాబట్టి మీరు దానిని గణితశాస్త్రంలో ఎలా సూచిస్తారు యావరేజ్ పవర్ P అని మీరు చెబుతారు P1T0Tptdt కాబట్టి మనము ఇంతకుముందు ఉద్భవించిన అదే పదాన్ని pt కోసం ఉపయోగిస్తాము మనం యావరేజ్ పవర్ ని ఇలా వ్రాయగలము తప్ప మరొకటి కాదు P1T0T12VmImcos v i 1T0T12VmImcos 2tvi ఇప్పుడు ఈ రెండు పదాలను ఎలా ఇంటిగ్రేట్ చేయాలనే దాని గురించి మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఈ రెండు టర్మ్ లను చూస్తే యావరేజ్ పవర్ విలువ ఏమిటో మీరు గుర్తించవచ్చు మొదటి టర్మ్ ని చూద్దాం మొదటి టర్మ్ ఏమైనప్పటికీ కాంస్టెంట్ గా ఉంటుంది కాబట్టి కాంస్టెంట్ యొక్క యావరేజ్ ఎల్లప్పుడూ కాంస్టెంట్ గా ఉంటుంది కాబట్టి ఈ పదం ఇంటిగ్రేషన్ తర్వాత ఉన్నట్లుగానే ఉంటుంది కాని మీరు సెకండ్ టర్మ్ ను చూస్తే సెకండ్ టర్మ్ సైనూసోయిడ్ మరియు మనకు తెలిసినట్లుగా ఒక టైమ్ పీరియడ్ లో సైనూసోయిడ్ యొక్క యావరేజ్ సున్నా మనం ఒక నిర్దిష్ట సైనూసోయిడ్ను చూద్దాం పాజిటివ్ వైపు ఉన్న ప్రాంతం x అక్షం క్రింద ఉన్న ప్రాంతానికి సమానంగా ఉంటుంది కాబట్టి మీరు ఒక నిర్దిష్ట టైమ్ పీరియడ్ లో యావరేజ్ ను తీసుకుంటే పాజిటివ్ అనేది నెగటివ్ ను రద్దు చేస్తుంది కాబట్టి చివరికి ఈ సైనూసోయిడ్ యావరేజ్ టైమ్ పీరియడ్ లో సున్నాగా ఉంటుంది కాబట్టి ఒక నిర్దిష్ట టైమ్ పీరియడ్ లో సైనూసోయిడ్ యావరేజ్ సున్నా అని మనం చెప్పగలం రెండవ పదం సున్నా అవుతుంది మరియు చివరకు మనకు మిగిలి ఉన్నది P1T0T12VmImcos v i అందువల్ల యావరేజ్ పవర్ అని మనం చెప్పగలం P12VmImcos v i ఇది ఇన్స్టంటేనియస్ పవర్ ఎక్స్ప్రెషన్ నుండి మిగిలి ఉన్న కాంస్టెంట్ పదం తప్ప మరొకటి కాదు కాబట్టి యావరేజ్ పవర్ P అనేది ఇన్స్టంటేనియస్ పవర్ నుండి మనకు లభించిన కాంస్టెంట్ టర్మ్ తప్ప మరొకటి కాదని మనం చెప్పగలం ఇప్పుడు యావరేజ్ పవర్ P అయిన నిర్దిష్ట వ్యక్తీకరణను మీరు చూస్తే P12VmImcos v i మీరు vi విలువను పెడితే వోల్టేజ్ మరియు కరెంట్ రెండూ ఫేజ్ లో ఉన్నాయని అర్థం కాబట్టి వోల్టేజ్ మరియు కరెంట్ రెండూ ఫేజ్ లో ఉంటే సర్క్యూట్ పూర్తిగా రెసిస్టెన్స్ ను కలిగి ఉంటుంది ఇప్పుడు సర్క్యూట్ పూర్తిగా రెసిస్టివ్ అయితే యావరేజ్ పవర్ ని ఇవ్వవచ్చు P12VmIm ఎందుకంటే cos v i ఒకటి మరియు రెసిస్టివ్ ఎలిమెంట్లో యావరేజ్ పవర్ ని మనం వ్రాయగలము P12VmIm12Im2R రెసిస్టివ్ లోడ్ విషయంలో సర్క్యూట్ ఎల్లప్పుడూ పవర్ ని గ్రహిస్తుందని మీరు చెప్పగలరు రెండవ సందర్భంలో v θi±90°అనుకుంటే అది పాజిటివ్ గా లేదా నెగటివ్ గా ఉండవచ్చు సర్క్యూట్ పూర్తిగా రియాక్టివ్ అని అర్థం అంటే సర్క్యూట్ ఇండక్టివ్ లేదా కెపాసిటివ్ మూలకాలను మాత్రమే కలిగి ఉంటుంది అలాంటప్పుడు యావరేజ్ పవర్ కి ఏమి జరుగుతుంది యావరేజ్ పవర్ P ఇలా అవుతుంది P12VmImcos 90 0 కాబట్టి ఈ సందర్భంలో పూర్తిగా రియాక్టివ్ సర్క్యూట్ విషయంలో సర్క్యూట్ ఏ యావరేజ్ పవర్ ని గ్రహించదు ఈ నిర్దిష్ట యావరేజ్ పవర్ గణన కోసం ఇవి రెండు ముఖ్యమైన బౌండరీ కండిషన్స్ ఇక్కడ మీరు పూర్తిగా రెసిస్టివ్ కోసం మరియు రెండవది పూర్తిగా రియాక్టివ్ కోసం అని నిరూపించవచ్చు ఇప్పుడు ఒక ఉదాహరణ తీసుకుందాం తద్వారా మనము ఇప్పటివరకు చర్చించిన వాటిని మీరు అర్థం చేసుకోవచ్చు ఇప్పుడు పాశివ్ లీనియర్ సర్క్యూట్ ద్వారా గ్రహించిన ఇన్స్టంటేనియస్ మరియు యావరేజ్ పవర్ ని కనుగొనమని మిమ్మల్ని అడిగితే మరియు అది కొంత వోల్టేజ్ ద్వారా ఉత్తేజితమైతే vt120cos 377t45° ఎలిమెంట్ లో కరెంట్ vt120cos 377t45° ఆంపియర్ కాబట్టి వోల్టేజ్ మరియు కరెంట్ రెండూ ఇవ్వబడ్డాయి మనం చేయవలసింది ఏమిటంటే ఇన్స్టంటేనియస్ విలువను మరియు యావరేజ్ పవర్ ని తెలుసుకోవాలి కాబట్టి ఇన్స్టంటేనియస్ పవర్ p ను ఇన్స్టంటేనియస్ వోల్టేజ్ మరియు కరెంట్ యొక్క గుణకారం గా ఇవ్వవచ్చు ఇక్కడ మీరు V మరియు I యొక్క విలువను ఉంచవచ్చు మీకు ఏమి లభిస్తుంది pvi1200cos 377t45° cos 377t 10° ఇది A మరియు ఇది B అని మీరు చెప్పవచ్చు మీరు cos A cos B విలువను 1 బై 2 కాస్ ఎ ప్లస్ బి ప్లస్ కాస్ Cos గా ఉపయోగించవచ్చు మీరు సింప్లిఫై చేసినప్పుడు మీకు ఏమి లభిస్తుంది మీరు పొందుతారు 600cos 754t35° cos 55° 344 2600cos 754t35° మీకు యావరేజ్ టర్మ్ మరియు ఒక సైనోసోయిడల్ గా మారుతున్న టర్మ్ ఉన్నాయి ఇక్కడ ఇది అసలు ఫ్రీక్వెన్సీ యొక్క విలువ కంటే రెండు రెట్లు ఉంటుంది కాబట్టి మీకు ఇన్స్టంటేనియస్ పవర్ కోసం ఒక కాంస్టెంట్ టర్మ్ ప్లస్ వన్ సైనూసోయిడల్ల్ గా మారుతున్న టర్మ్ వచ్చింది ఇప్పుడు మీరు యావరేజ్ పవర్ ని ఎలా లెక్కిస్తారు యావరేజ్ పవర్ ని లెక్కించడానికి ఇన్స్టంటేనియస్ పవర్ నుండి మనకు లభించే కాంస్టెంట్ టర్మ్ మొత్తం యావరేజ్ పవర్ తప్ప మరొకటి కాదని మనము తెలుసుకున్నాము కాబట్టి ఇక్కడ నుండే మీరు యావరేజ్ పవర్ 344 2 వాట్ అని చెప్పవచ్చు కానీ అది సరైనదా కాదా అని మీరు ఎలా ధృవీకరిస్తారు యావరేజ్ పవర్ కోసం మనం పొందిన సమీకరణంతో సగటు శక్తిని లెక్కిద్దాం

2 మీరు మళ్ళీ సింప్లిఫై చేస్తే ఇన్స్టంటేనియస్ పవర్ గణన లో మనము చూసిన అదే విలువను మనము పొందుతాము యావరేజ్ ఇన్స్టంటేనియస్ పవర్ యొక్క ఇన్స్టంటేనియస్ పవర్ కాంస్టెంట్ పదం నుండి మనం లెక్కించే సూత్రం లేదా యావరేజ్ పవర్ నుండి లెక్కించే యావరేజ్ పవర్ రెండూ ఒకటేనని మనం చెప్పగలం దీన్ని ఉపయోగించి మీరు విలువలను ధృవీకరించవచ్చు కాబట్టి దీనితో మనము మన నేటి తరగతి ని పూర్తి చేస్తాము మరియు తరువాతి తరగతిలో RMS విలువలు అని పిలువబడే ఒక ముఖ్యమైన పదం గురించి చర్చిస్తాము ఎందుకంటే మీరు ఎలక్ట్రికల్ సర్క్యూట్ను విశ్లేషించినప్పుడల్లా మీరు ఎల్లప్పుడూ RMS విలువ పరంగా సూచిస్తున్న Vm మరియు Im ని పొందుతారు ఎందుకంటే రియల్ సినారియో లో మీరు సమీకరణంలో ఇచ్చినట్లుగా లేదా కొన్ని ప్రయోగాలలో నిర్వచించిన విధంగా పీక్ విలువలను పొందలేరు మీరు ఎల్లప్పుడూ RMS విలువను ఎదుర్కొంటారు మనము RMS విలువను పీక్ విలువలు మరియు సైనూసోయిడల్ టర్మ్ అని పిలవబడే వాటి సహాయంతో ఎలా పొందవచ్చో చూస్తాము ఉదాహరణకు మీరు ఇక్కడ చూస్తే మీరు ఎల్లప్పుడూ వోల్టేజ్ యొక్క పీక్ విలువను పొందుతారు మరియు మీరు ఎల్లప్పుడూ కరెంట్ యొక్క పీక్ విలువను పొందుతారు మనము తరువాతి తరగతిలో చర్చిస్తాము ఒకవేళ మీరు RMS విలువను ఎలా కనుగొంటారో తెలుసుకోమని అడిగితే మెష్ మరియు నోడల్ అనాలిసిస్ పై చర్చతో మనము కొనసాగిస్తాము ధన్యవాదాలు